ఇంతకు ముందు లెక్చర్ లో సింగిల్ లేసింగ్ సిస్టమ్ గురుంచి సింగిల్ లేసింగ్ సిస్టమ్ యొక్క డిజైన్ ప్రమాణాల గురించి చర్చించాము ఈ రోజు మనం డబుల్ లేసింగ్ సిస్టమ్ గురించి చర్చిస్తాము మరియు డబుల్ లేసింగ్ సిస్టమ్ను ఎలా డిజైన్ చేయాలో చూద్దాం డిజైన్ విధానం లేసింగ్ యొక్క నిర్దిష్ట కాన్ఫిగరేషన్ అంటే లేసింగ్ యొక్క స్పేసింగ్ వంటివి తప్ప దాదాపుగా మిగతా అంతా సింగిల్ లేసింగ్ సిస్టమ్ లానే ఉంటుంది రెండు లేసింగ్ సిస్టం ల మధ్య మనకు తక్కువ స్పేసింగ్ అవసరమైనప్పుడు డబుల్ లేసింగ్ సిస్టమ్ ఉపయోగించబడుతుంది మరియు మెయిన్ కంప్రెషన్ మెంబెర్స్ ఒక నిర్దిష్ట దిశలో బలహీనంగా ఉన్నప్పుడు అంటే రేడియస్ ఆఫ్ గైరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది అవసరం అవుతుంది కాబట్టి ఒక నిర్దిష్ట మెంబెర్ యొక్క స్లెన్డెర్నెస్ రేషియో ఒక దిశలో చాలా బలహీనంగా ఉంటే అప్పుడు కొన్నిసార్లు మనం రెండు లేసింగ్ సిస్టంల మధ్య చాలా ఫైన్ స్పేసింగ్ ను ఇవ్వాలి మరియు ఆ సందర్భంలో మనం తేలికైన మెంబెర్ తో డబుల్ లేసింగ్ సిస్టమ్ కోసం వెళ్తాము డబుల్ లేసింగ్ సిస్టమ్ విషయంలో కూడా మనం ఫ్లాట్ ప్లేట్ బార్ యాంగిల్ సెక్షన్లు లైట్ ఛానల్ మరియు ట్యూబులర్ సెక్షన్ ను ఉపయోగించవచ్చు ఇప్పుడు మొదట నేను ఈ డబుల్ లేసింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ రోజు ఒక ఉదాహరణ ను చూపిస్తాను ఇక్కడ యాంగిల్ సెక్షన్స్ అంటే నాలుగు యాంగిల్ సెక్షన్స్ అనుసంధానించబడి ఉంటే యాంగిల్ యొక్క సెక్షనల్ ఏరియా ను ఎలా కనుగొనాలి యాంగిల్ యొక్క స్పేసింగ్ ను ఎలా చేయాలి తరువాత లేసింగ్ సిస్టమ్స్ ఇవన్నీ చూస్తాము కాబట్టి మనం ఉదాహరణ ను చూద్దాము ఉదాహరణ 800 kN ఆక్సియల్ లోడ్ ను సపోర్ట్ చేసేలా నాలుగు యాంగిల్స్ తో బిల్ట్ అప్ డబుల్ లేస్డ్ కాలమ్ను రూపొందించండి కాలమ్ 14 m పొడవు మరియు రెండు చివరలు ఫిక్సుడ్ Fe 410 గ్రేడ్ స్టీల్ ను తీసుకోండి ఇక్కడ బిల్ట్ అప్ సెక్షన్ ను తయారు చేయడానికి మనం నాలుగు కాలమ్ నాలుగు సమాన యాంగిల్ సెక్షన్ లను ఇవ్వాలి మరియు ఈ సెక్షన్స్ ఇక్కడ చూపించబడ్డాయి ఇది బాక్స్ సెక్షన్ గా తయారవుతుంది ఇప్పుడు డిజైన్ చేయడానికి మొదట మనం యాంగిల్ సెక్షన్ పరిమాణం ఎలా ఉండాలి మరియు రెండు యాంగిల్స్ మధ్య స్పేసింగ్ ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి సమాధానం P800 ×103 N Le 0 65 L0

1 m డిజైన్ స్ట్రెస్ ని 150 MPa గా తీసుకుందాం కావాల్సిన ఏరియా ISA 90 × 90 × 8 mm అనే నాలుగు యాంగిల్స్ ను పెడదాము ISA 90 × 90 × 8 యొక్క సంబంధిత ప్రోపర్టీస్ టేబుల్ III SP 6 1 A 1379 mm2 Czz Cyy 25 1 mm rzz ryy 27 5 mm Izz Iyy 104 2 ×104 mm4 ప్రొవైడ్ చేసిన ఏరియా 4 × 13795516 mm2 5516 mm2 కి అవసరమైన IS 800 2007 యొక్క టేబుల్ 9 C నుండి f y 250 MPa కోసం ఇప్పుడు అనుమతించిన లేస్డ్ కాలమ్ యొక్క ఎఫెక్టివ్ పొడవు 1 5 m కావాల్సిన కావాల్సిన సెక్షన్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా I A r2 5516 ×127 762 90 03× 106 mm4 కావాల్సిన మరియు ఇచ్చిన మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ను సమానం చేయగా యాంగిల్స్ యొక్క స్పేసింగ్ S 2 × z' Czz 2× 124 72 mm కాబట్టి S 300 mm గా ఇద్దాము ఇప్పుడు IS 800 2007 టేబుల్ 9సి నుంచి Lr 74 28 మరియు fy250 MPa లకు బిల్ట్ అప్ కాలమ్ యొక్క కెపాసిటీ 5516 ×145 65 kN 800 kN అందువల్ల కాలమ్ సురక్షితం

కనెక్టింగ్ సిస్టమ్ డబుల్ లేసింగ్ సిస్టం ను 45° వద్ద ఇంక్లయిన్డ్ గా ఉన్న లేసింగ్ ఫ్లాట్ తో పెడదాము రెండూ యాంగిల్ యొక్క లెగ్ మధ్యలో అందించబడతాయి లేసింగ్ బార్ యొక్క స్పేసింగ్ ఇది కూడా దీని కంటే తక్కువ ఉండాలి 0

28 52 7 64 షియర్ ఫోర్స్ ప్రతి ప్యానెల్లో ట్రాన్స్వెర్స్ షియర్ డబుల్ లేసింగ్ ఇచ్చాము కాబట్టి లేసింగ్ బార్ లో వచ్చే కంప్రెస్సివ్ ఫోర్స్ లేసింగ్ ఫ్లాట్ యొక్క సెక్షన్ గ్రేడ్ 4 6 యొక్క 20 mm వ్యాసం కలిగిన బోల్ట్లను అందిద్దాం ఫ్లాట్ యొక్క కనీస వెడల్పు క్లాజ్ 7 2 IS 800 2007 3 ×2060 mm లేసింగ్ ఫ్లాట్ యొక్క పొడవు 300−45−45 cosec 45° 297 mm లేసింగ్ ఫ్లాట్ యొక్క కనిష్ట మందం 160×297 4 95 mm 60 mm వెడల్పుతో 6 mm మందపాటి ప్లేట్ను పెడదాము కనీస రేడియస్ ఆఫ్ గైరేషన్ స్లెన్డెర్నెస్ రేషియో కాబట్టి ఫ్లాట్ సురక్షితం IS 800 2007 టేబుల్ 9సి నుంచి fy250 MPa మరియు L 1r 120 2 డిజైన్ కంప్రెస్సివ్ స్ట్రెస్ లేసింగ్ బార్ యొక్క కెపాసిటీ 83 1 N కాబట్టి లేసింగ్ బార్ సురక్షితం ఫ్లాట్ యొక్క టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది ఈ క్రింది వాటిలో తక్కువగా ఉంటుంది క్లాజ్ 2 and 6 3 1 of IS 800 2007 మరియు కాబట్టి లేసింగ్ ఫ్లాట్ యొక్క టెన్సైల్ స్ట్రెంగ్త్ 67 3 kN 7 07 kN కాబట్టి లేసింగ్ ఫ్లాట్ యొక్క టెన్సైల్ స్ట్రెంగ్త్ ఈ రెండింటిలో తక్కువగా ఉంటుంది అంటే 67 3 కిలో న్యూటన్ అవుతుంది మరియు ఈ 67 3 కిలోన్యూటన్ 7 071 కిలోన్యూటన్ కంటే ఎక్కువగా ఉంటుంది ఇది లేసింగ్ మెంబెర్ పై వచ్చే ఫోర్స్ కాబట్టి మనం ఎంచుకున్న లేసింగ్ మెంబెర్ ఫోర్స్ కోణం నుండి సరైనది కనెక్షన్స్ డబుల్ షియర్ లో 20 మిమీ బోల్ట్ యొక్క బలం cl 3 IS 800 2007 బేరింగ్ లో స్ట్రెంగ్త్ kb వీటిలో చిన్నది మరియు 1 0 కాబట్టి kb 0 51 బేరింగ్ లో స్ట్రెంగ్త్ కాబట్టి బోల్ట్ యొక్క స్ట్రెంగ్త్ 50184 N 50 18 kN బోల్ట్ ల సంఖ్య 20 మిమీ వ్యాసం కలిగిన ఒక బోల్ట్ను ఇద్దాము టై ప్లేట్ బిల్ట్ అప్ కాలమ్ యొక్క ప్రతి చివరలో టై ప్లేట్లు పెట్టాలి టై ప్లేట్ యొక్క ఎఫెక్టివ్ డెప్త్ 300−2 ×25 1 249 8 mm 2×90 mm టై ప్లేట్ యొక్క మొత్తం డెప్త్ 249 8 mm టై ప్లేట్ యొక్క పొడవు 300 mm టై ప్లేట్ యొక్క మందం 300 × 320 × 6 మిమీ టై ప్లేట్ను పెట్టాలి మరియు బొమ్మలో చూపిన విధంగా బోల్ట్లతో కనెక్ట్ చేయండి కాబట్టి ఈ లెక్చర్ లో ఇచ్చిన భారాన్ని తట్టుకోవటానికి యాంగిల్ యొక్క తగిన సెక్షన్ ను ఎలా కనుగొనాలో మనం అర్థం చేసుకున్నాము అప్పుడు అంత భారాన్ని తట్టుకోవటానికి రెండు దిశలలో రెండు యాంగిల్స్ మధ్య దూరాన్ని ఎలా కనుగొనాలో మరియు తరువాత డబుల్ లేసింగ్ ఉపయోగించి లేసింగ్ సిస్టమ్ ఎలా రూపకల్పన చేయాలో చూసాము కాబట్టి ఇది లేసింగ్ సిస్టమ్ గురించి మనం బాటెన్ సిస్టమ్ గురించి తరువాతి తరగతిలో చర్చిస్తాము ధన్యవాదాలు